సెమాంటిక్ టైపోలాజీ పార్ట్ 1 అందరికీ నమస్కారం ఎన్ పి టెల్ యొక్క "అప్రిషియేటీంగ్ లింగ్విస్టిక్స్ ఏ టైపోలాజికల్ అప్రోచ్" అనే కోర్స్ కి స్వాగతం

మనం భాషాశాస్త్రం యొక్క వివిధ డొమైన్ల గురించి మరియు వాటిని టైపోలాజికల్ కోణం నుండి ఎలా అర్థం చేసుకోవాలో మాట్లాడుకున్నాము కాబట్టి మనం ఇప్పటి వరకు నేర్చుకున్న ఒక విషయం ఏమిటంటే భాషాశాస్త్రం యొక్క ఉపవిభాగాల లో కొన్ని క్రాస్ లింగ్విస్టిక్ సాధారణీకరణలు ఉన్నాయి మనం గమనిస్తే లెక్సికల్ టైపోలాజీ మోర్ఫోలాజికల్ టైపోలాజీ ఫోనోలాజికల్ టైపోలాజీ మరియు సింటాక్టిక్ టైపోలాజీ నుండి మొదలుకొని ప్రపంచంలో మాట్లాడే వివిధ భాషల నుండి తీసుకోగల సాధారణీకరణలు కొన్ని ఉన్నాయని ఇప్పటివరకు చూశాము మరియు టైపోలాజీని అర్థం చేసుకోటానికి ప్రయత్నిస్తున్నకొంతమంది వ్యక్తులు టైపోలాజీని రెండు వేర్వేరు కోణాల నుండి ఫార్మల్ మరియు ఫంక్షనల్ కోణం నుండి సంప్రదించవచ్చు అంటారు కాబట్టి నేను చెప్పగలిగితే ఫంక్షనలిస్టులు భారీ నమూనా పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకొని వీలైనన్ని విశ్వజనీనాలను గుర్తించడానికి ప్రయత్నిస్తారు మరియు నమూనా పరిమాణం అన్నప్పుడు ప్రపంచంలోని బహుళ భాషల నుండి లింగ్విస్టిక్ డేటా లేదా అనుభావిక డేటాను పరిగణించడం గురించి మాట్లాడుతున్నాను అయితే ఫార్మల్ టైపోలాజీకి సంబంధించినంతవరకు భాషల సెట్ లేదా నమూనాల సంఖ్య పరిమితం అవుతుంది కానీ దాని బదులుగా చెప్పాలంటే సిద్ధాంత అంతర్లీన నిర్మాణంపై లేదా భాషల మధ్య ఉండే నైరూప్య సారూప్యత ఫై ఎక్కువ దృష్టి పెట్టబడుతుందని చెప్పవచ్చు మరియు ఈ సందర్భంలో ఫార్మలిస్టులు చైల్డ్ లాంగ్వేజ్ ఆక్విసిషన్ పై ఎక్కువగా దృష్టి పెడతారు ఇంకా ఈ విషయాన్ని డయాక్రోనిక్ దృక్పథం నుండి అలాగే అభివృద్ధి కోణం నుండి కూడా అధ్యయనం చేయటానికి వారు ప్రయత్నిస్తారు కాబట్టి లింగ్విస్టిక్స్ ని అర్థం చేసుకునే టైపోలాజికల్ విధానం గురించి ఉన్న సమాచారంతో నేటి చర్చ సెమాంటిక్ టైపోలాజీ చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది కాబట్టి క్రాస్ లింగ్విస్టిక్ సాధారణీకరణలను ఎలా పొందవచ్చో మనం చర్చించాము మార్ఫాలోజికల్ టైపోలాజీ అన్నప్పుడు పదస్థాయి మార్ఫిమ్ స్థాయిలో లెక్సికల్ టైపోలాజీ అన్నప్పుడు పద స్థాయిలో ఫొనెటిక్ టైపోలాజీ లేదా ఫొనోలాజికల్ టైపోలాజీ అన్నప్పుడు ధ్వని స్థాయి వద్ద సాధారణీకరణలు ఉంటాయి సింటాక్టిక్ టైపోలాజీ వాక్య స్థాయి గురించి చెప్తుంది దానితో పాటు సెమాంటిక్స్ మరియు ప్రాగ్మాటిక్స్ టైపోలాజీ కూడా ఉన్నాయి టైపోలాజికల్ చర్చ యొక్క ఈ భాగం ఇతర రంగాలంత వైవిధ్యం కలిగి ఉండదు అయితే భాషాశాస్త్రవేత్తలు సెమాంటిక్స్ ను టైపోలాజికల్ కోణం నుండి చేరుకోవడానికి ఏవిధంగా ప్రయత్నిస్తారో మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను మరియు మనం ఇక్కడ సాధారణీకరణలపై దృష్టి పెట్టడం లేదు అంటే మునుపటి స్లైడ్లలో ఉన్న జెన్ 1 జెన్ 2 జెన్ 3 గురించి మాట్లాడము ఈ విషయం కొంచెం ఎక్కువ నైరూప్య లక్షణాన్ని కలిగి ఉందని పరిగణిస్తే మన వద్ద ఉన్న నమూనా ఏమిటో మనం మాట్లాడుదాము లేదా తెలుసుకుందాములేదాసెమాంటిక్ పరంగా మార్పులు జరుగుతున్న వివిధ మార్గాలు ఏమిటి లేదాసెమాంటిక్ టైపోలాజీతో డీల్ చేసే ప్రాథమిక ప్రశ్నలు ఏమిటి మరియు ఈ విషయపరంగా ఎదుర్కొంటున్న సవాళ్లు ఏమిటి మరియు భాషాశాస్త్రం ఒక విభాగంగా లేక మొత్తంగా భాషాశాస్త్రం యొక్క అవగాహనకు ఇది ఎలా దోహదపడుతుందిసరేనా కాబట్టిఈచర్చను ఉపోద్ఘాతంతో ప్రారంభిద్దాం మీరు గుర్తుంచు కోవాలనుకునే మొదటి విషయం ఏమిటంటే సెమాంటిక్ టైపోలాజీ అనేది విస్తృత పదంలో ఒక భాగం మరి ఆ విస్తృత పదం ఏమిటి అది లింగ్విస్టిక్ టైపోలాజీ సరేనా కాబట్టి ఇది ఒక భాష మరియు భాషలలో అర్ధం యొక్క వ్యక్తీకరణకు సంబంధించిన లింగ్విస్టిక్ టైపోలాజీలో ఒక భాగం కాబట్టి నేను భాష మరియు భాషలు అని చెప్పినప్పుడు నా పరిచయ వీడియో లేదా పరిచయ ఉపన్యాసం మీకు గుర్తుంటే అందులో పెద్ద L మరియు చిన్న l గురించి చెప్పాను కాబట్టి పెద్ద L మొత్తంగా సహజ భాషను సూచిస్తుంది మరియు చిన్న l వ్యక్తిగత భాషలను సూచిస్తుంది మనం కేవలం పునః ప్రేరణ కోసం లేదా పునరుద్ఘాటన కోసం వ్యక్తిగత భాషలలో భాష మరియు లింగ్విస్టిక్స్ గురించి మళ్లీ మాట్లాడుతున్నాము కాబట్టి మీకు L 1 L 2 ఉండవచ్చు L 1 L 2 L 3 L 4 L 5 అనేవి కూడా కాబట్టిమీరు బహుళ భాషావక్త అయితే ఇది సాధ్యమౌతుందిసరేనా మీరు పెద్ద L గురించి మాట్లాడు తున్నప్పుడు అది సహజ భాషను మరియు చిన్నl వ్యక్తిగత భాషను సూచిస్తాయి కాబట్టి మనకు ఉన్న ఆందోళన లేదా ఆలోచన ఏమిటంటే లింగ్విస్టిక్స్ అనేది లింగ్విస్టిక్ టైపోలాజీ యొక్క ఒక శాఖ లేదా లింగ్విస్టిక్ టైపోలాజీలో ఒక భాగం అది ఒక భాష మరియు భాషలలో అర్ధం యొక్క వ్యక్తీకరణకు సంబంధించిన సెమాంటిక్స్ తో డీల్ చేస్తుంది కాబట్టి దాని అర్ధం మనం కేవలం వ్యక్తిగత భాషలను మాత్రమే లక్ష్యంగా చేసుకోకుండా మొత్తంగా పెద్ద భాషను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నాము అందువల్ల భాషలు సంకేతాల ద్వారా అర్థాన్ని ఎలా వ్యక్తీకరిస్తాయనే విషయాన్ని క్రమబద్ధమైన క్రాస్ లింగ్విస్టిక్ అధ్యయనంగా పరిగణించాలి కాబట్టి ఈ సంకేతం అనే పదం చాలా ముఖ్యమైనది కాబట్టినేను సంకేతాలు అన్నప్పుడు సిగ్నిఫైర్ మరియు సిగ్నిఫైడ్ సంబంధం గురించి తెలిసిన వారు ఉండవచ్చు కానీ నేను మీకు సంక్షిప్త ఐడియా ఇవ్వగలను అయితే నేను సెమాంటిక్ టైపోలాజీ అన్నప్పుడు నా ప్రధాన ఉద్దేశం సంకేతాలు మరియు చిహ్నాలు అంటే సంకేతాల మార్గాన్ని ఉపయోగించడం ద్వారా భాషలు అర్థాన్ని ఎలా వ్యక్త పరుస్తాయో మీరు దానిని అర్థం చేసుకోవాలని ఆశిస్తాను అయితే లింగ్విస్టిక్స్ యొక్క అన్ని శాఖల మాదిరిగానే ఈ ప్రత్యేక విభాగం లేదా ఈ ప్రత్యేక డొమైన్ కూడా లోతైన రెగ్యులారిటీస్ కి సంబంధించినది మరియు ఇది నిర్దిష్ట భాషలు ఎలా పనిచేస్తాయో తెలిపే నమ్మశక్యంకాని అంతర్లీన వైవిధ్యాన్ని సూచిస్తుంది ఈ ప్రకటన వాక్యం చాలా భారీగా అనిపిస్తుంది కాని మీరు విశ్లేషించడానికి లేదా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఇది చాలా సులభంగా ఉంటుంది కాబట్టి స్లైడ్లలో వ్రాయబడిన 3 పాయింట్లను చూడండి మొదటి విషయం ఏమిటంటే ఇది భాష మరియు భాషలలో అర్ధం యొక్క వ్యక్తీకరణకు సంబంధించిన లింగ్విస్టిక్ టైపోలాజీలో ఒక భాగం రెండవ విషయం లింగ్విస్టిక్స్ యొక్క ఇతర విభాగాల మాదిరిగానే ఇది కూడా క్రాస్ లింగ్విస్టిక్ అధ్యయనం మరియు భాషలు సంకేతాల ద్వారా అర్థాన్ని ఎలా వ్యక్తీకరిస్తాయో ఈ క్రాస్ లింగ్విస్టిక్ అధ్యయనం వివరిస్తుంది మూడవ విషయం ఏమిటంటేసెమాంటిక్ టైపోలాజీ ద్వారా ఈ నిర్ధిష్ట డొమైన్ పొంది ఉన్న క్రమబద్ధతను అన్వేషించడం మనం ఏమి చేయడానికి ప్రయత్నిద్దాము నిర్దిష్ట భాషలు ఎలా పనిచేస్తాయో తెలిపే నమ్మశక్యం కాని వైవిధ్యంలో ఉన్న లోతైన రెగ్యులారిటీస్ ను అన్వేషించడానికి ప్రయత్నిద్దాం కాబట్టి ప్రపంచంలోని భాషలు మిక్కిలి లేదా అత్యంత వైవిధ్య భరితంగా ఉన్నాయి కాబట్టి వైవిధ్యత నమ్మశక్యం కానిది ప్రతి భాష ఒక నిర్దిష్ట మార్గంలో పనిచేస్తుంది ప్రతి భాష ప్రత్యేకమైన రీతిలో పనిచేస్తుంది కాబట్టి ప్రపంచంలో అన్నిభాషల్లో వైవిధ్యాలు ఉన్నప్పటికీ అర్థాలకు సంబంధించినంత వరకు ఒక రెగ్యులర్ నమూనా అంటే ఒక లోతైన అంతర్లీన క్రమబద్ధమైన నమూనా ఉంది మరియు ఈ అర్థం సంకేతాల ద్వారా వ్యక్తపరచబడుతుంది కాబట్టి సెమాంటిక్ టైపోలాజీ యొక్క ముఖ్య ఉద్దేశం లేదా లక్ష్యం అదే కాబట్టి సెమాంటిక్ టైపోలాజీ దేన్ని టార్గెట్ చేయాలి మనకి వైవిద్యమైన లింగ్విస్టిక్ వ్యవస్థలు ఉన్నప్పటికీ సెమాంటిక్ టైపోలాజీ రెగ్యులారిటీస్ కలిగిన క్రమబద్ద నమూనా లేదా క్రాస్ లింగ్విస్టిక్ నమూనాను లక్ష్యంగా చేసుకోవాలి కాబట్టి సెమాంటిక్ టైపోలాజీ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు గుర్తుంచుకోవలసిన మూడు ముఖ్యమైన విషయాలు ఇవే అయితే ఇప్పుడు ఇది ఎంత భారీగా లేదా ఎంత వైవిధ్యంగా ఉందో చూద్దాం కాబట్టి నేను సంకేతాలు అన్నప్పుడు భాషా సంకేతాల గురించే మాట్లాడుతున్నాను మరియు తాత్కాలికంగా చెప్పాలంటే ప్రపంచంలో సగటున 6000 భాషలు ఉన్నాయి కాబట్టి ప్రపంచంలో ఉన్న 6000 భాషలు వివిధ రకాల లింగ్విస్టిక్ వర్గాలను కలిగిన భారీ సంఖ్య సహజ ప్రయోగాల ఫలితాలను సూచిస్తాయి కాబట్టి ప్రతిభాషకు ఒక నిర్దిష్ట లింగ్విస్టిక్ వర్గం ఉంటుంది మరియు భాషలలోఅంతటా సాధారణమైన కొన్ని ఇతర లింగ్విస్టిక్ వర్గాలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటినీ సమీకరిస్తే ఈ సెమాంటిక్ టైపోలాజీ అధ్యయనం యొక్క సంఖ్య లేదా సంఖ్యా సూచికను తెలుసుకోవడానికి మీరు ప్రయత్నిస్తే అప్పుడు అది అసంఖ్యాకంగా భారీగా మరియు విస్తారంగా ఉంటుందిఅవునా కాబట్టి ప్రపంచంలో ఉన్న 6000 భాషలకు సంబంధించినంతవరకు అందుబాటులో ఈ సంకేతాల సమితుల సంఖ్య చాలా పెద్దది అయితే సెమాంటిక్ టైపోలాజీకి సంబంధించి ఏ విధమైన క్రాస్ లింగ్విస్టిక్ సాధారణీకరణ ఉండవచ్చో తెలుసుకోవాలిఅవునా ఇది బాగానే ఉంది అయితే ప్రపంచంలో విభిన్న భాషలు ఉన్నాయని మరియు ప్రతి భాష లేదా మన వద్ద ఉన్న ఈ 6000 భాషలు చాలా లింగ్విస్టిక్ అంశాలు లేదా అనేక లింగ్విస్టిక్ సెట్ లను కలిగి ఉంటాయని మనం తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక చర్చ ఉంది మరియు ఎలాంటి చర్చ సెమాంటిక్ టైపోలాజీ ఏది పరిగణిస్తుంది లేదా చేపడుతుంది చర్చ ఏమిటంటే సెమాంటిక్ టైపోలాజీ ఏది సార్వత్రికమైనది మరియు సాంస్కృతికంగా సున్నితమైనది అనే విషయం కోసం చూడాలి అంటే దాని అర్థం సెమాంటిక్స్ డొమైన్లో కూడా సార్వత్రికమైనవిగా పరిగణించబడే కొన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి ఈ సార్వత్రికాలను మనం ఎలా గణన చేయాలి ఆపై రెండవ విషయం ఏమిటంటే ఈ సార్వత్రికాలకు సంబంధించినంతవరకు అవి సాంస్కృతికంగా ఎంత విస్పష్టంగా ఉంటాయి అయితే విభిన్న సంస్కృతులు వేర్వేరు సందర్భాలను కలిగి ఉండవచ్చు మరియు భాషలో ఈ ప్రత్యేక లింగ్విస్టిక్ యూనిట్ ఉపయోగించబడిన సాంస్కృతిక సందర్భాన్ని బట్టి అర్థం మారవచ్చు కాబట్టి ఇన్ని వైవిధ్యభరితమైన సాంస్కృతిక మరియు లింగ్విస్టిక్ సందర్భాలు ఉన్నప్పటికీ టైపోలాజిస్ట్ ఒకరకమైన సార్వత్రిక లక్షణం లేదా ఒకరకమైన సామాన్యత ఉండవచ్చేమో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి అయితే ఈ చర్చతో లింగ్విస్టిక్ లేదా సెమాంటిక్ టైపోలాజీని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం అని నేను చెప్పినప్పుడు మనం ఏమి ఆశించాలో చూద్దాం కాబట్టి ముఖ్యమైన ప్రశ్న ఏమిటి కాబట్టి అదంతే అయితే ఈ నిర్ధిష్ట స్లయిడ్ సెమాంటిక్ టైపోలాజీ యొక్క ముఖ్యమైన ప్రశ్న ఏమిటి అనే విషయంలో మీకు ఒక ఆలోచనను ఇస్తుంది ఇది స్పష్టంగా అర్థానికి సంబంధించినదే కాబట్టి ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే సెమాంటిక్ టైపోలాజీలో ఒక భాగం అంటే ఏ ఉపవ్యవస్థ ఏ విధమైన అర్థాన్ని వ్యక్తపరుస్తుంది కాబట్టి అంటే చాలా ఉపవ్యవస్థలు ఉన్నాయి మరి ఆ ఉపవ్యవస్థలు ఏమిటి మూడు ప్రాధమిక ఉపవ్యవస్థలు ఉన్నాయి ఒకటి లెక్సికల్ ఉపవ్యవస్థ అలాగే వ్యాకరణ ఉపవ్యవస్థ మరియు ప్రోసోడిక్ ఉపవ్యవస్థ మరియు ఈ మూడు ఉపవ్యవస్థలు కొన్ని రకాల సంకేతాల గురించి మాట్లాడతాయి కాబట్టి లెక్సికల్ స్థాయిలో లెక్సికల్ సంకేతాలు అలాగే వ్యాకరణ సంకేతాలు ప్రోసోడిక్ సంకేతాలు ఉన్నాయి అయితే ఈ మూడు డొమైన్లు లేదా సెమాంటిక్ టైపోలాజీ యొక్క అత్యంత ప్రాధమిక యూనిట్గా పరిగణించబడే ఈ మూడు సంకేతాలు ఉన్నాయి ఇది చాలా ముఖ్యమైనదని గుర్తుంచుకోండి సెమాంటిక్ టైపోలాజీ యొక్క అత్యంత ప్రాధమిక యూనిట్స్ ఏమిటి అని నేను మిమ్మల్ని ప్రశ్న అడిగితే ఏ పదబంధం లేదా పదం లేదా వాక్యం లేదా పేరాగ్రాఫ్ కైనా ఈ మూడు ప్రాథమిక యూనిట్లు అనేది సమాధానం కావాలి ఎన్ని లెక్సికల్ యూనిట్లు ఉన్నాయో మీరు తెలుసుకోవాలి మరియు ప్రతి లెక్సికల్ యూనిట్ కొన్ని వ్యాకరణ యూనిట్లను కలిగి ఉండవచ్చు తరువాత స్పష్టంగా మీరు ప్రోసోడిక్ యూనిట్ అంటే ఏమిటో తెలుసుకోగలుగుతారు కాబట్టి ప్రాథమిక యూనిట్కు సంబంధించినంతవరకు ఇది సంకేతం దీనికి మూడు వేర్వేరు డొమైన్స్ ఉన్నాయి ఆ డొమైన్లు లెక్సికల్ డొమైన్ వ్యాకరణ డొమైన్ మరియు ప్రోసోడిక్ డొమైన్ కాబట్టి మన వద్ద ఉన్న మూడు ప్రాథమిక డొమైన్లను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు మనకి ప్రశ్న ఏమిటంటే వీటిలో ఈ మూడింటిలో ఏ ఉపవ్యవస్థ ఏ విధమైన అర్థాన్ని తెలియజేస్తుందిఅవునా కాబట్టి భాషపై నివుణుల చర్చ గురించి ఆలోచిద్దాం అయితే అర్థాల యొక్క శాస్త్రీయ జాబితాను అభివృద్ధి చేయడం పై మిక్కిలి ప్రాధాన్యత ఉంది మరియు అర్థాల ఆంటాలజికల్ జాబితాను అభివృద్ధి చేసిన తర్వాత మనం దానిని గణనపరంగా అమలు చేసిన వివరణాత్మక ప్రమాణానికి లింక్ చేయాలి కాబట్టి నేను వివరణాత్మక ప్రమాణం అని చెప్పినప్పుడు దాని అర్థం మీరు ఒక నిర్దిష్ట వ్యాకరణ యూనిట్ను గుర్తించి వివరించగలగాలి మరియు దానిని ఒక టైపోలాజికల్ పద్ధతిలో ఉంచగలగాలి కాబట్టి దాని అర్థం సెమాంటిక్ మార్ఫాలజి అంటే పదనిర్మాణ శాస్త్రంలో మనం మాట్లాడుతున్న లెక్సికల్ వ్యాకరణ మరియు ప్రోసోడిక్ సంకేతాలు అన్ని తప్పక ఉండాలి అది కావచ్చు లేదా వాస్తవానికి ఒక నిర్దిష్ట లింగ్విస్టిక్ లేదా క్రాస్ లింగ్విస్టిక్ నమూనా లేదా క్రాస్ లింగ్విస్టిక్ ప్రస్తావన ద్వారా వెళ్ళాలి కాబట్టి మనం దానిని ఎంత బలంగా క్లెయిమ్ చేయవచ్చో చూద్దాం ఎందుకంటే సెమాంటిక్ టైపోలాజీ అనేది టైపోలాజికల్ పరిశోధన యొక్క అత్యంత నైరూప్యమైన డొమైన్ మరియు సెమాంటిక్ టైపోలాజీలో కృషి చేసిన లేదా సెమాంటిక్ టైపోలాజీలో ఆసక్తి ఉన్న వారు తమను తాము టైపోలాజిస్టులుగా కూడా పరిగణించుకోరు కాబట్టిసెమాంటిక్ టైపోలాజీ నిజంగా అనుభావిక టైపోలాజికల్ పరిశోధనలో ఒక భాగంగా గుర్తించడానికి లేదా అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నిస్తున్నప్పుడు అది ఒక గమ్మత్తైన పరిస్థితి లేదా ప్రశ్నగా ఉంటుంది కాబట్టి మీరు క్రమంగా దీని గురించి మరింత చదివినప్పుడు ఈ రకమైన టైపోలాజీ వాక్యనిర్మాణ ధ్వని పదనిర్మాణ మరియు లెక్సికల్ టైపోలాజీని మనం ఎలా అధ్యయనం చేశామో దానికి భిన్నంగా ఉంటుందని గ్రహిస్తారు కాబట్టి మీరు ఈ స్లయిడ్ను చూస్తే ప్రధానంగా మూడు డొమైన్లు సంకేతాల యొక్క మూడు ఉప డొమైన్లు లెక్సికల్ వ్యాకరణ ప్రోసోడిక్ ఉన్నాయి అప్పుడు మీరు ఏ ఉపవ్యవస్థ ఏ విధమైన అర్థాన్ని వ్యక్తీకరిస్తుందో మరియు ఉపయోగంలో యదార్ధంగా ఏమి జరుగుతుందో ప్రసంగంలో యదార్ధంగా ఏమి జరుగుతుందో చూడాలి కాబట్టి అసలు ప్రసంగంలో స్పీకర్ మరియు లిసెనర్ వారి ప్రాగ్మాటిక్స్ జ్ఞానంతో సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు అది సంకేతాలను సుసంపన్నం చేస్తుంది కాబట్టి చెప్పిన దాని కంటే భావించే అర్థమే ఎక్కువ కాబట్టి మంచిది అయితే సెమాంటిక్ టైపోలాజీ గురించి ఇది కొంత ఉపోద్ఘాతం కాబట్టి ప్రాధమిక ప్రశ్న ఏమిటంటే ఉప డొమైన్లు ఏమిటి మరియు టైపోలాజీలు ఇప్పటివరకు పనిచేస్తున్న వివిధ మార్గాలు ఏమిటి అని తెలుసుకోవడం కాబట్టి ఈ ఉపోద్ఘాత భావనలతో మొదలుపెట్టి సెమాంటిక్ టైపోలాజీ సమస్యను చేపట్టవచ్చు మనం కేవలం ఇప్పుడే దానిని గ్రహించాముఅవునా సంకేతాలు లేదా లింగ్విస్టిక్ సంకేతాలు సెమాంటిక్ టైపోలాజీ యొక్క అత్యంత మూలాధారమైన లేదా అత్యంత ప్రాథమిక యూనిట్లు మరియు వీటిని మూడు వేర్వేరు డొమైన్లలో అధ్యయనం చేయవచ్చు అవే భాషా సంకేతాలు వ్యాకరణ సంకేతాలు మరియు ప్రోసోడిక్ సంకేతాలుగా అధ్యయనం చేయవచ్చు మరియు సెమాంటిక్స్ లో ఈ మూడు వేర్వేరు డొమైన్ సంకేతాలతో మనం ఏ ఉపవ్యవస్థ ఏ విధమైన అర్థాన్ని వ్యక్తీకరిస్తుంది అనే మిక్కిలి సంభావిత ప్రశ్నకు సమాధానాన్ని గ్రహిం చడానికి ప్రయత్నించాలి అయితే లెక్సికల్ ఉపవ్యవస్థ ఏవిధమైన అర్థాన్ని వ్యక్తపరుస్తుంది వ్యాకరణ ఉపవ్యవస్థ ఏవిధమైన అర్థాన్ని వ్యక్తపరుస్తుంది మరియు ప్రోసోడిక్ ఉపవ్యవస్థ ఎలాంటి అర్థాన్ని వ్యక్తపరుస్తుంది అయితే నేను కేవలం మీకు సమగ్రమైన సమాధానం ఇస్తాను మరియు మీకు సారాంశం లేదా సంపూర్ణమైన సమాధానం ఇస్తాను కాబట్టి సమగ్రమైన సమాధానం ఏమిటంటే మూడు సబ్డొమైన్లను దృష్టిలో ఉంచుకుని భాష యొక్క వాస్తవ ఉపయోగం అంటే భాషను ప్రసంగం లో ఉపయోగించినప్పుడు కమ్యూనికేషన్ కోసం లేదా ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించినప్పుడు అర్థం తెలుస్తుంది వాస్తవ ఉపయోగంలో ఏం జరుగుతుందంటే స్పీకర్ మరియు లిసెనర్ వారి ప్రాగ్మాటిక్ జ్ఞానాన్ని వాడటానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఈ ప్రాగ్మాటిక్ జ్ఞానంలో లెక్సికల్ సమాచారం వ్యాకరణ సమాచారం మరియు ప్రోసోడిక్ సమాచారం ఇమిడి ఉంటుంది కాబట్టి లిసెనర్ ప్రాగ్మాటిక్ జ్ఞానాన్ని ఉపయోగిస్తారని పరిగణిస్తే అది స్పీకర్ మరియు లిసెనర్ కి సంకేతాలని సుసంపన్నం చేయడానికి సహాయపడుతుంది అంటే ఏ సంకేతం ఈ మూడు సంకేతాలు అనగా లెక్సికల్ వ్యాకరణ ప్రోసోడిక్ సంకేతాలు కాబట్టి ఫలితంగా ఇది జరిగే ప్రకటనవాక్యం ఇది కొద్దిగా క్లిష్టంగా అనిపిస్తుంది కాబట్టి లెక్సికల్ వ్యాకరణ మరియు ప్రోసోడిక్ సంకేతాల యొక్క మూడు డొమైన్లలో ఈ ప్రాగ్మాటిక్ జ్ఞానం కారణంగా స్పీకర్ మరియు లిసెనర్ చెప్పిన దాని కంటే భావించే అర్థమే ఎక్కువ అనే ఒక ప్రక్రియలో పాల్గొని ఉంటారు అంటే దాని అర్థం మీరు ఏదైనా చెప్పినప్పుడు మీ ప్రసంగం నుండి కొంత అదనపు సమాచార వనరులని సేకరించవచ్చు కాబట్టి మీ ప్రసంగంలో ఉన్న లెక్సికల్ సమాచారం లేదా వ్యాకరణ సమాచారం తగినంత ప్రోసోడీ కలిగి ఉండకుంటే ఇతర రకాల ప్రాగ్మాటిక్ సాధనాలు లేదా ఇతర రకాల ప్రాగ్మాటిక్ భాగాలు కమ్యూనికేషన్ ప్రక్రియ పూర్తి చేయడానికి స్పీకర్ మరియు లిసెనర్ కి సహాయం చేస్తాయి అందువల్ల సెమాంటిక్ టైపోలాజీని అధ్యయనం చేసేటప్పుడు సెమాంటిక్ టైప్ లో ఏమి జరుగుతుందంటే సంకేతాలు అనేవి లింగ్విస్టిక్ సంకేతాలు వాటిని చెప్పిన దాని కంటే భావించే అర్థమే ఎక్కువ అనే రకంగా అర్థం చేసుకోవచ్చు కాబట్టి మీరు ఏదైతే చెప్తున్నారో కేవలం అది మాత్రమే లిసెనర్ కి లభించటం లేదు లిసెనర్ కి కొంత అదనపు లేదా ఎక్కువ సమాచారం ఉండవచ్చు ఎందుకంటే వారికీ ప్రాగ్మాటిక్ జ్ఞానం ఉన్నందువలన అవునా కాబట్టి సెమాంటిక్ టైపోలాజీ సందర్భంలో అర్థాన్ని గ్రహించటానికి మనం ప్రయత్నిస్తాము కాబట్టి ఇప్పుడు నేను సెమాంటిక్ టైపోలాజీ గురించి మాట్లాడబోతున్నాను ప్రధానంగా నేను మార్పుల గురించి మాట్లాడబోతున్నాను కాబట్టి ఎలాంటి సెమాంటిక్ మార్పులు జరుగుతాయి లేదా మనం ఎలాంటి సెమాంటిక్ మార్పులను ఎదుర్కొంటాం లేదా ఒక స్పీచ్ కమ్యూనిటీగా లేదా భాషను ఉపయోగించే మానవుడిగా ఎలాంటి మార్పులను ఎదుర్కొంటాం మరియు అటువంటి సెమాంటిక్ మార్పుల యొక్క విభిన్న విధానాలు ఏమిటి మీకు గుర్తు ఉండే ఉంటుంది నేను సెమాంటిక్ టైపాలజీ మరియు మార్ఫాలాజికల్ టైపాలజీ గురించి మాట్లాడినప్పుడు కొత్త పదాలను ఒక భాష యొక్క లెక్సికన్ లో ఎలా పరిచయం చేస్తామో చెప్పాను భాష యొక్క లెక్సికన్ నుంచి పాత పదాలు ఎలా తొలగించ బడతాయో ప్రస్తుతం వాడుకలో లేదా ఉనికిలో ఉన్న పదాలే అయినప్పటికీ వాటి అర్థాన్ని ఎలా మార్చుకుంటాయో తెలుసుకున్నాం కాబట్టి ఈ సెమాంటిక్ మార్పులకు బహుళ విధానాలున్నాయి అయితే ఇవాల్టి సెషన్ లేదా కోర్స్ నిర్దిష్ట కోర్స్ లో మనం సెమాంటిక్ మార్పులకు సంబంధించిన రెండు అతి ముఖ్యమైన విధానాలపై దృష్టి పెట్టబోతున్నాం మరియు ఈ మార్పు మనం చర్చించా లనుకునే సెమాంటిక్ టైపలాజికల్ అధ్యయనంలో ఒక భాగంగా ఉంటుంది సరేనా అయితే ఈ రెండు విధానాలు ఏమిటి మన వద్ద ఒక మెటఫర్ మరియు ఒక మెటోనిమి ఉన్నాయిసరేనా మీరందరూ కూడా మెటఫర్ మరియు మెటోనిమి గురించి విని ఉంటారు కదా కాబట్టి మెటాఫోరైజేషన్ మరియు మెటోనిమైజేషన్ అనేవి రెండు ప్రధాన మార్పిడి విధానాలు వీటిని మనం సామాన్యంగా మార్ఫోలాజికల్ అలాగే ఫోనొలాజికల్ మార్పులుగా గుర్తిస్తాం అయితే గుర్తుపెట్టుకోండి మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటాను కాబట్టి మొదటిది మెటాఫోరైజేషన్ రెండవది మెటోనిమైజేషన్ సరేనా కాబట్టి వాస్తవానికి ఇవి రెండు ప్రధాన విధానాలు సెమాంటిక్ మార్పుకు సంబంధించి నంతవరకు వాటిని మోర్ఫోసింటాక్టిక్ మరియు ఫొనోలాజికల్ మార్పులలో గ్రహించగలం కాబట్టి సెమాంటిక్ మార్పు విషయంలో ఇవ్వబడిన పునవిశ్లేషణ మరియు సారూప్యత గురించి మీరు ఆలోచిస్తున్నప్పుడు లేదా మాట్లాడుతున్నప్పుడు రెండు ప్రాధమికమైన విధానాలు ఇవే కానీ మెటాఫోరైజేషన్ మరియు మెటోనిమైజేషన్తో పాటు మనకు మూడవ విధానం కూడా ఉంది అది బారోయింగ్ సరేనా కాబట్టి ఇది కూడా సెమాంటిక్ మార్పు కలిగి ఉండే మరొక ప్రధాన కారకం లేదా విధానం నేను ఇప్పుడు ఇక్కడ బారోయింగ్ గురించి మాట్లాడబోతున్నాను ఎందుకంటే నేను ఇప్పటికే పదనిర్మాణ టైపోలాజీ విభాగంలో చర్చించాను నియోలాగిజం యూనిట్లో వివిధ భాషల నుండి ప్రత్యక్ష మరియు పరోక్ష బారోయింగ్ గురించి నేను మాట్లాడాను కాబట్టి దయచేసి మళ్లీ ఆ వీడియోలు లేదా స్లైడ్లను పరిశీలన చేయండి కానీ ఈ ప్రత్యేక సెషన్ కోసం ప్రస్తుతానికి మెటాఫోరైజేషన్ మరియు మెటోనిమైజేషన్పై నా దృష్టి ఉంటుంది కాబట్టి సెమాంటిక్ టైపోలాజీ గురించి నేను ఇప్పుడు చర్చించినదంతా లెక్సికల్ మార్ఫోలాజికల్ మరియు సెమాంటిక్ టైపోలాజీకి సంబంధించిన సమాచారం చాలా ఓవర్లాప్ అయిందని మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన మొదటి రెండు విధానాలపై దృష్టి పెడదాం కాబట్టి ఇది ఏమిటి అయితే 1992లో నెర్లిచ్ మరియు క్లార్క్ ఈ విషయాల గురించి రెండు మార్గాలు లేదా రెండు ప్రధాన మార్గాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు మరియురెండు ప్రధాన మార్గాలు ఏమిటి నేను ఇప్పటికే ఇక్కడ వ్రాసిన మెటోనిమైజేషన్ మరియు మెటాఫరైజేషన్ కాబట్టి అది ఎలాంటి ఫినామిన సెమాంటిక్ మార్పుకు సంబంధించినంతవరకు సరిగ్గా ఏం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏమి జరుగుతుంది స్పీకర్లు లేదా కమ్యూనిటీ లేదా ప్రసంగం స్పీచ్ కమ్యూనిటీ స్పీకర్లు లేదా భాష మాట్లాడేవారు వారు ఏమి చేస్తారు మీకు సరిగ్గా అర్ధం అయ్యే విషయాల సమీప నైబర్ కి వారు పదాలను ఉపయోగిస్తారు కాబట్టి మీరు బ్యాంక్ అని చెప్పినప్పుడు బ్యాంక్ అంటే కొన్ని ఇతర విషయాలు కూడా కావచ్చు బ్యాంక్ స్టోర్ కావచ్చు బ్యాంక్ ఆఫీసు కావచ్చు బ్యాంక్ రివర్బ్యాంక్ కావచ్చుఅవునా కాబట్టి ఈ సందర్భంలో మీరు మెటోనిమి లేదా మెటోనిమైజేషన్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇది ఒకరకమైన సంబంధిత అర్ధంగా ఉంటుంది మీరు అర్థం చేసుకున్న విషయాల సమీప నైబర్ పదాలను ఉపయోగించడం కాబట్టి అదే మెటోనిమ్ మరియు లేకపోతే మీరు లుక్ అలైక్స్ వంటి పదాలను కూడా ఉపయోగించవచ్చు కాబట్టి ఈ లుక్ అలైక్ లను రిసెంబ్లర్స్ గా పిలుస్తారు కాబట్టి రిసెంబ్లర్స్ విషయంలో ఏమి జరగబోతోంది మీరు ప్రధానంగా మీ ఉద్దేశ్యంపై దృష్టి పెడుతున్నారు కాబట్టి మీరు ఏ అర్థంతో చెపుతారో అది మెటాఫర్ విభాగంలో ఉంటుంది మరియు మీరు చెప్పేఅర్థం ఉన్న నైబర్ పదాలను కనుగొనడం మెటోనిమైజేషన్ విభాగంలో ఉంటుంది కాబట్టి ఒకరు సమీప నైబర్ మరియు మరొకరు లుక్ అలైక్ కాబట్టి నైబర్ కి సమీపంలో మెటోనిమి కేటగిరీ ఉంటుంది మరియు లుక్ అలైక్లు మెటాఫర్ విభాగంలో ఉంటాయి కాబట్టి నేను ఈ రెండు విషయాలను కొద్ది నిమిషాల్లో క్లుప్తంగా చర్చించబోతున్నాను